ఇప్పుడు మెష్ అనాలసిస్ పై యూనిట్లు 9 మరియు 10 లపై ఇచ్చిన అసైన్మెంట్ పరిష్కారం గురించి చర్చిస్తాము మొదటి ప్రశ్న ఈ సర్క్యూట్ లో మెష్ అనాలసిస్ సమీకరణాలను రాయడం మనకు ఈ సందర్భంలో రెసిస్టర్లు మరియు ఓల్టేజ్ సోర్స్లు మాత్రమే ఉన్నాయి కనుక ఇది మెష్ అనాలసిస్ కు సులభమైన కేసు ఇక్కడ మూడు మెష్లు ఉన్నాయి అవి మీకు ఇప్పటికే ఇవ్వబడ్డాయి I1 I2 I3 మెష్ కరెంట్లు ఇవ్వబడ్డాయి ఈ మెష్లోని రెసిస్టెన్స్ ల మొత్తం ఈ మొదటి గుణకం విలువ 2 kΩ 1 kΩ 2 kΩ 5 kΩ అవుతుంది ఈ ఎంట్రీ మెష్ 1 మరియు మెష్ 2 కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ 2 kΩ కు నెగిటివ్ గా ఉంటుంది అంటే 2 kΩ అవుతుంది చివరగా ఎంట్రీ మెష్ 1 మరియు మెష్ 3 కి మధ్య రెసిస్టెన్స్ లేదు అంటే 0 రెండవ మెష్ లో మొత్తం రెసిస్టెన్స్ 5 kΩ ఇక్కడ వికర్ణంలో కనిపిస్తుంది ఈ ఎంట్రీ మెష్ 1 మరియు మెష్ 2 కి మధ్య ఉన్న రెసిస్టెన్స్ 2 kΩ కు నెగిటివ్ గా ఉంటుంది అంటే 2 kΩ అవుతుంది చివరగా మూడవ మెష్ లో మొత్తం రెసిస్టెన్స్ 5 kΩ ఈ వికర్ణంలో కనిపిస్తుంది మెష్ 2 మరియు 3 కి మధ్య 2 kΩ రెసిస్టెన్స్ ఉంది మెష్ 1 మరియు మెష్ 3 కి మధ్య ఎటువంటి రెసిస్టెన్స్ లేదు సిమెట్రిక్ నిర్మాణం వల్ల వీటిని ముందుగానే నింపాము కాబట్టి వీటిని కుడి వైపు పూరించవచ్చు మేము ప్రతి మెష్లో మొత్తం ఓల్టేజ్ పెరుగుదల ఉంది మొదటి మెష్ ఈ దిశలో పరిగణిస్తే మనకు ఓల్టేజ్ పెరుగుదల 1 7 ఉంటుంది మరియు ఓల్టేజ్ డ్రాప్ 3 4 ఉంటుంది కాబట్టి ఇది 1 రెండవ మెష్లో ఓల్టేజ్ పెరుగుదల 3 4 ఉంటుంది మరియు ఓల్టేజ్ డ్రాప్ 6 8 ఉంటుంది కాబట్టి నికర ఓల్టేజ్ డ్రాప్ 3 మూడవ మెష్లో ఓల్టేజ్ పెరుగుదల 6 8 ఉంటుంది మరియు ఓల్టేజ్ డ్రాప్ 13 6 ఉంటుంది కాబట్టి మొత్తం ఓల్టేజ్ పెరుగుదల 6 ఏమైనప్పటికీ ఇక్కడ రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ ని కనుగొనమని అడిగారు మీరు దీన్ని యొక్క ప్రమాణాలను వదిలేసి వాటి విలువలను kΩ లో రాయండి 5 2 0 2 5 2 0 2 5 ఇది సమాధానం ఇప్పుడు మిమ్మల్ని తదుపరి ప్రశ్నలో అదే సర్క్యూట్ లో ఓల్టేజ్ Vx ని కనుగొనమన్నారు ఇది ఓల్టేజ్ Vx అంటే మనం ప్రాథమికంగా ఏర్పాటు చేసిన వాటిని పరిష్కరించాలి దీనిలో Vx కనుగొనుటకు దీనిని పరిష్కరించాలి కాబట్టి మొదటగా కరెంట్ వెక్టార్ ని నిర్వచించాలి ఇక్కడ ఉన్న ఎంట్రీలు kΩ ప్రమాణం కలిగి ఉన్నాయి కాబట్టి విలోమంలో మిల్లీసీమెన్స్ ప్రమాణాలు వస్తాయి కాబట్టి ఈ మొత్తాన్ని నేను 1mS తో గుణించి మరియు దీనిని తర్వాత సోర్స్ వెక్టార్ 1 4 V 6 8 V తో గుణించాలి ఇలా చేసినప్పుడు సమాధానం 1 14 mA 2 mA 2 ఇక్కడ స్పష్టంగా మీరు గమనిస్తే Vx I 2 1 kΩ I 2 అనేది మెష్ నంబర్ 2 కి మాత్రమే చెందిన 1 kΩ రెసిస్టర్ లో ప్రవహించే కరెంటు ఇక్కడ I 2 విలువ 2 mA కాబట్టి Vx 2 1 kΩ 2V మీరు సరైన సమాధానం 2V అని చూడవచ్చు ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ మీరు మెష్ అనాలసిస్ సమీకరణాలను రాయాలి మునుపటి దానితో ఉన్న ఒక్క తేడా ఏమిటంటే ముందు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్సెస్ మరియు రెసిస్టర్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మాకు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్సెస్ కరెంట్ డిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ మరియు రెసిస్టర్లు ఉన్నాయి ఇక్కడ కరెంటు 1 kΩ IX ఈ దిశలో IX ప్రవహిస్తుంది ఇక్కడ I x i 3 i 2 ఈ బ్రాంచ్ లో IX పైకి ప్రవహిస్తోంది ఇది పైకి ప్రవహించే i3 మరియు క్రిందికి ప్రవహించే i2 ల భేదానికి సమానంగా ఉంటుంది ముఖ్యంగా మనకు ఇక్కడ అదనపు ఓల్టేజ్ డ్రాప్ ఉంది ఇది 1 kilo Ω కాబట్టి అది ఓల్టేజ్ డ్రాప్ మన వద్ద i3 మరియు i 2 ఉన్నాయి కాబట్టి ఈ మెష్ని మినహాయించి చూస్తే మనకు కొన్ని రెసిస్టెన్స్ లభిస్తాయి మరియు మేము దీనిని చేర్చినట్లయితే ఆ కరెంట్ i 3 మరియు i 2 యొక్క గుణకాలు సవరించబడతాయి ఇక్కడ మీరు మీ సమీకరణాలు రాస్తే మనకు i1 × 3 kΩ ఇది ఈ మెష్ లో మొత్తం రెసిస్టెన్స్ మరియు మనకు 1 kilo Ω ఉంది ఇది మెష్ 1 మరియు 2 ల మధ్య ఉన్న రెసిస్టెన్స్ మెష్ 1 మరియు 3 ల మధ్య ఏమీ లేదు ఇది మొత్తం ఓల్టేజ్ పెరుగుదల 0 5V కి సమానం అవుతుంది ఇది ఓల్టేజ్ పెరుగుదల ఓల్టేజ్ డ్రాప్ 0 5V 1 kilo Ω వాస్తవానికి ఇది కూడా తెలియదు కనుక ఇది మరొక వైపుకు పంపిస్తాం ఏమి జరుగుతుందంటే మొదటి సమీకరణంలో కుడి వైపు సోర్స్ వెక్టర్ 0 5V ఉంది ఇది ఇండిపెండెంట్ సోర్స్ కారణంగా వచ్చింది ఎడమచేతి వైపు సమీకరణం యొక్క గుణకాలు i 1 యొక్క గుణకం 3 kilo Ω i 2 యొక్క గుణకం 1 kilo Ω 1 kilo Ω 2 kilo Ω i 3 యొక్క గుణకం 1 kilo Ω అలాగే రెండవ అడ్డు వరుసని పరిశీలిస్తే నేను మొదట కన్వెన్షనల్ టర్మ్స్ వ్రాస్తాను మొత్తం మెష్ రెసిస్టెన్స్ 3 kilo Ω ఇక్కడ కనిపిస్తుంది 1 మరియు 2 మెష్ల మధ్య రెసిస్టెన్స్ ఇది 1 kilo Ω అక్కడ కనిపిస్తుంది అలాగే 2 మరియు 3 మెష్ల మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఇది 1 kilo Ω అక్కడ కనిపిస్తుంది కానీ అదనంగా మాకు ఓల్టేజ్ పెరుగుదల 1 kilo Ω కూడా ఉంది ఎడమ వైపున మేము ఓల్టేజ్ డ్రాప్ను లెక్కిస్తాము కనుక ఇది i 2 కి 1kΩ అవుతుంది i 3 కి 1kΩ అవుతుంది కుడి చేతి వైపు ఇండిపెండెంట్ ఓల్టేజ్ పెరుగుదల 2V ఉంది కానీ మనకు ఓల్టేజ్ డ్రాప్ 2V ఉంది ఇప్పుడు మనం ఈ రెండింటిని మ్యాట్రిక్స్ లో రెండవ అడ్డు వరుస జతచేయాలి ఇది 4 kilo Ω అవుతుంది మరియు ఇది 2 kilo Ω అవుతుంది చివరగా మూడవ మెష్ ఇది సాధారణంగా కేవలం ఓల్టేజ్ సోర్సెస్ మరియు రెసిస్టర్స్ కలిగి ఉంది మెష్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ 3 kilo Ω ఇక్కడ కనిపిస్తుంది మెష్ 2 మరియు మెష్ 3 మధ్య ఉన్న రెసిస్టెన్స్ నెగెటివ్ గుర్తుతో ఇక్కడ ఉంటుంది మెష్ 1 మరియు మెష్ 3 మధ్య ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏమి రాదు మరియు కుడి వైపున మేము మొత్తం ఓల్టేజ్ పెరుగుదల ఉంది ఇది 2V 4V 2V అవుతుంది కాబట్టి మీరు కేవలం రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే మొదటి వరుసలో 3 2 1 రెండో వరుసలో 1 4 2 మూడో వరుసలో 0 1 3 ఇది kilo Ω ప్రమాణాలు కలిగి ఉంటుంది కాబట్టి మీరు kilo Ω ప్రమాణాలతో ఉన్న అంకెలను రాయండి ఇది కావాల్సిన సమాధానం ఇక్కడ Vx ఇవ్వబడింది Vx i 1 × 1 kilo Ω మీరు i 1 ని కనుగొంటే Vx కనుగొనవచ్చు దీనిని వేరొక సమస్య గా భావించవచ్చు మీకు కావలసిన సర్క్యూట్ అనాలసిస్ పద్ధతిని ఉపయోగించి సమాధానం కనుగొనండి కానీ మీరు ఇప్పటికే మెష్ సమీకరణాలు రాశారు మరియు ఈ అసైన్మెంట్ యొక్క ఉద్దేశం మెష్ అనాలసిస్ నేర్చుకోవడం కాబట్టి మెష్ అనాలసిస్ సమీకరణాలను పరిష్కరించి i1 మాత్రమే కాకుండా అన్ని మెష్ కరెంట్ లను కనుగొనవచ్చు మనకు i 1 i 2 i 3 యొక్క విలువ 3 2 1 1 4 2 0 1 3 యొక్క విలోమం మిల్లిసీమెన్స్ ప్రమాణం కలిగి ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ kilo Ω ప్రమాణాలు కలిగి ఉంది కాబట్టి దాని విలోమం మిల్లిసీమెన్స్ ప్రమాణం అవుతుంది ఇక్కడ సోర్స్ వెక్టార్ 0 వీటి I R 1V లబ్దం నుంచి i 1 i 2 i 3 కనుగొంటే అవి 0 06 mA 1 02 mA అవుతాయి ఇక్కడ మనకు i 1 మాత్రమే కావాలి కాబట్టి V x I 2 × 1 kilo Ω 0 2V ఇక్కడ ఇవ్వబడినది కాబట్టి V x కి సరైన సమాధానం 0 2 V ఇప్పుడు ఈ పరిష్కారాలతో అంటే i 1 i 2 i 3 తెలుసు విలువ ను తెలుసుకోవడం ద్వారా మీరు సర్క్యూట్లోని ఏదైనా వేరియబుల్ను లెక్కించవచ్చు ఇప్పుడు తదుపరి సమస్య లో మీకు ఈ సర్క్యూట్ ఉంది 2V సోర్స్ సరఫరా చేసే పవర్ కనుగొనాలి ఇక్కడ పవర్ సరఫరా మాత్రమే కనుగొనాలి కాబట్టి మీరు ఏ పద్ధతి అయినా ఉపయోగించవచ్చు ఈ అసైన్మెంట్ యొక్క ఉద్దేశం మెష్ అనాలసిస్ నేర్చుకోవడం కాబట్టి మెష్ అనాలసిస్ ఉపయోగిద్దాం మీరు చూసినట్లయితే ఈ సర్క్యూట్లలో రెసిస్టర్లు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నాయి కాబట్టి మేము సూపర్ మెష్ ను ఉపయోగించాలి ఇక్కడ మూడు మెష్ కరెంట్స్ i 1 i 2 మరియు i 3 ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్తో ఒక బ్రాంచ్ ఉంది మేము దాని చుట్టూ ఒక సూపర్ మెష్ ఏర్పాటు చేయాలి సూపర్ మెష్ చుట్టూ KVL సమీకరణాన్ని వ్రాయండి ఇక్కడ మొదటి సాధారణ మెష్ లో మొత్తం రెసిస్టెన్స్ 3 kilo Ω మెష్ 1 మరియు మెష్ 2 మధ్య 1 kilo Ω రెసిస్టెన్స్ ఉంది దీనిని 1 kilo Ω గా రాస్తాము మెష్ 1 మరియు మెష్ 3 మధ్య ఎటువంటి రెసిస్టెన్స్ లేదు కాబట్టిఇక్కడ 0 వస్తుంది మేము కుడి వైపున మొత్తం ఓల్టేజ్ పెరుగుదల కలిగి ఉన్నాము 1V ఇప్పుడు సూపర్ మెష్ సమీకరణాన్నిరాయాలి ఈ సూపర్ మెష్ సమీకరణంలో i2 ఈ రెండు రెసిస్టర్స్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి మొత్తం 2 kilo Ω సూపర్ మెష్ లో i3 ఈ రెండు రెసిస్టర్స్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఇది కూడా 2 kilo Ω అవుతుంది ఈ రెసిస్టర్ లో i1 మనం సూపర్ మెష్ కి తీసుకున్న కరెంటు కి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది కాబట్టి i1 యొక్క గుణకం 1 kilo Ω అవుతుంది మరోలా చెప్పాలంటే 1 kilo Ω అనేది సూపర్ మెష్ మరియు ఇతర మెష్లకు మధ్య ఉన్న రెసిస్టెన్స్ సూపర్ మెష్ లో ఓల్టేజ్ పెరుగుదల 2 చివరకు సూపర్ మెష్లోని కరెంట్ల మధ్య సంబంధాన్ని వ్రాయాలి మెష్ కరెంట్ల పరంగా ఈ బ్రాంచ్ లో కరెంట్ i 2 i 3 అని తెలుసు కాబట్టి ఇక్కడ కరెంట్ i 2 i 3 1 mA ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కి సమానం కాబట్టి మూడవ సమీకరణం i 2 i 3 1 రెసిస్టెన్స్ మాట్రిక్స్ లో రెసిస్టెన్స్ మరియు ప్రమాణాలు లేని రాశులు ఎంట్రీలు గా ఉన్నాయి అలాగే సోర్స్ వెక్టార్ లో ఓల్టేజ్ మరియు కరెంటు ఎంట్రీలు గా ఉన్నాయి మీరు దీని ద్వారా పంపిణీ చేయబడిన పవర్ ని ఎలా కనుగొంటారు 2V ఓల్టేజ్ సోర్స్ పంపిణీ చేసే పవర్ 2 2 V × పాసివ్ సైన్ కన్వెన్షన్కు వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న కరెంట్ ఇంకొక విధంగా ఇక్కడ ఓల్టేజీ మరియు ఈ దిశలో ప్రవహించే కరెంటు రెండింటినీ గుణిస్తే 2 2V ఓల్టేజ్ సోర్స్ పంపిణీ చేసే పవర్ లభిస్తుంది ఇప్పుడు ఈ బ్రాంచ్1 kilo Ω లో పైకి ప్రవహించే కరెంటును పరిశీలిస్తే అది i 2 i 1 అవుతుంది కాబట్టి ఇక్కడ గ్రహించబడే కరెంటు 2 దీనిని పరిష్కరించడానికి మనం మెష్ అనాలసిస్ నుండి i 1 i 2 మరియు i 3 కనుగొనాలి వెక్టార్ i 1 i 2 i 3 0 4mA i2 i1 1 5 mA P 0 2 V 1 1 milli watt వాస్తవానికి ఈ ఓల్టేజ్ సోర్స్ 2 2V పవర్ ని గ్రహిస్తుందని అది 1 1 milli watt ను గ్రహిస్తుంది మేము ఉత్పత్తి చేసిన పవర్ ని లెక్కించినందున అది 1 1 milli watt వచ్చింది ఈ సమాధానం అక్కడ చూపించాలి తరవాత ప్రశ్న లో కొన్ని సర్క్యూట్స్ ఇవ్వబడ్డాయి ఇక్కడ N కేవలం రెసిస్టర్ లను సూచిస్తుంది ఇక్కడ చూపిన నెట్వర్క్ లో రెండు సోర్సులు ఉన్నాయి ఈ సందర్భంలో నెట్వర్క్ కేవలం రెసిస్టర్ లను మాత్రమే కలిగి ఉంది అంటే మొత్తం నెట్వర్క్ i 1 మరియు V 2 అనే రెండు ఇండిపెండెంట్ సోర్స్ లతో లీనియర్ గా ఉంది కాబట్టి దీని అర్థం సర్క్యూట్లో ఎక్కడైనా ఏదైనా బ్రాంచ్ వేరియబుల్ ఇది N లోపల లేదా ఇక్కడ ఉన్నప్పుడు దానిని ఈ రూపంలో రాయవచ్చు V x α 1 × i 1 α 2 × V 2 ఇక్కడ α 1 మరియు α 2 అనుపాత స్థిరాంకాలు మరియు అవి వేర్వేరు డైమెన్షన్స్ కలిగి ఉంటాయి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ ముఖ్యంగా వీటిని ఇలా వ్యక్త పరచవచ్చు అలాగే మరొక వేరియబుల్ I x తీసుకుందాం I x 𝛽 1 × i 1 𝛽 2 × V 2 ఇక్కడ కేవలం రెండు ఇండిపెండెంట్ సోర్సులు ఉన్నాయి మరియు మిగిలిన సర్క్యూట్ మొత్తం లీనియర్ గా ఉంది ఈ సర్క్యూట్లో ఏదైనా ఓల్టేజ్ లేదా కరెంట్ వేరియబుల్ ని i 1 మరియు V 2 యొక్క లీనియర్ కలయిక గా రాయవచ్చు Ix 1 milli amp i 1 2 milli amps V 2 5 V Vx 6 volts i 1 8 milli amps V 2 10 V మొదటగా ఇక్కడ నాలుగు వేరియబుల్స్ α1 α2 𝛽1 మరియు 𝛽2 ఉన్నాయి కాబట్టి ముందుగా వీటిని కనుగొనాలి ఇక్కడ మనకు కరెంట్ నిర్వచనం నుంచి Ix Vx 2 kΩ లేదా Vx Ix 2 kΩ ఈ సందర్భంలో మనం రెండు ఏకకాల సమీకరణాలను రాయవచ్చు నేను దీనిని Ix గా మార్చగలను మరియు దీనిని Vx గా మార్చగలను మొదటి సందర్భంలో Ix 1 milli amp అప్పుడు Vx 1 milli amp 2 kΩ 2V 2 α 1 × 2 milli amps α 2 × ఇది అక్కడ ఇచ్చిన షరతుకు అనుగుణంగా ఉంది దీని అర్థం ఏమిటంటే Ix 1 milli ఆంప్ అయినప్పుడు Vx 2V అవుతుంది ఇక్కడ 2 kilo Ω రెసిస్టర్ ఇచ్చినప్పుడు 1 milli amp ఉంటుంది Vx దీని దగ్గర కొలుస్తారు Vx 6V అవుతుంది 6 α 1 × 8 mA α 2 × పై రెండూ సమీకరణాలను పరిష్కరించి α 1 మరియు α 2 తెలుసుకుంటాము మీరు అలా చేస్తే α 1 0 5 kilo Ω ఇది kilo Ω ప్రమాణాలను కలిగి ఉంది ఎందుకంటే ఇది ఓల్టేజ్ మరియు కరెంటు యొక్క నిష్పత్తి 2 దీనికి ప్రమాణాలు లేవు ఎందుకంటే ఇవి ఒకే ఓల్టేజ్ రాశుల నిష్పత్తి వీటిని మీరు Vx సమీకరణం కోసం ప్రతిక్షేపిస్తే మీరు ఈ 2 kΩ రెసిస్టర్లోని ఓల్టేజ్ Vx పొందుతారు V x α 1 × i 1 α 2 × V 2 V x 0 2 × 15 3 3 0 ఈ 2 kΩ రెసిస్టర్లోని ఓల్టేజ్ 0V అవుతుంది 2kΩ రెసిస్టర్లో ఎటువంటి పవర్ గ్రహించడం లేదు కాబట్టి ఇక్కడ సమాధానం '0' అవుతుంది తరవాత ప్రశ్నలో 5V ఓల్టేజ్ సోర్స్ యొక్క కంట్రిబ్యూషన్ కనుగొనాలి దీనిని చాలా విధాలుగా ముఖ్యంగా 20V మరియు 40V సోర్సు లను '0' చేయడం ద్వారా కనుగొనవచ్చు మెష్ అనాలసిస్ నేర్చుకునే స్ఫూర్తితో నేను మెష్ అనాలసిస్ ని ఉపయోగించబోతున్నాను ఈ సర్క్యూట్ లో ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ రెసిస్టర్ మరియు కరెంట్ సోర్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు మేము ఇంతకు ముందు చూసిన సర్క్యూట్లను పోల్చినట్లయితే ఈ ఓల్టేజ్ సోర్స్ విలువలు భిన్నంగా ఉన్నాయే తప్ప మిగిలినవన్నీ సరిగ్గా అలాగే ఉన్నాయి దీని అర్థం రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ అలాగే ఉంటుంది కుడి చేతి వైపు ఉన్న సోర్స్ వెక్టర్ మారుతుంది కాబట్టి రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ మునుపటి సమస్యలో ఉన్నట్లే ఉంటుంది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇది మూడవ ప్రశ్నలో చూపినట్లు మరియు ఇది రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ మనకు కుడి చేతి వైపు మొదటి మెష్ లో ఓల్టేజ్ పెరుగుదల 5V రెండవ మెష్ లో ఓల్టేజ్ పెరుగుదల 20V మూడవ మెష్ లో ఓల్టేజ్ పెరుగుదల 20 40 20V ఉన్నాయి ఇప్పుడు V x ను కనుగొనాలి V x ను మాత్రమే కాదు 5V సోర్స్ యొక్క కంట్రిబ్యూషన్ కనుగొనాలి ఇక్కడ V x i 1 1 KΩ ఇక్కడ మూడు మెష్ కరెంట్స్ i 1 i 2 i 3 గుర్తించబడి ఉన్నాయి ఇక్కడ i 1 i 2 i 3 కరెంట్స్ ను ఈ మ్యాట్రిక్స్ కు విలోమం చేయడం ద్వారా కనుగొనవచ్చు ఇది 25 15 0 325 925 15 125 325 225 1mS X సోర్స్ వెక్టార్ 5V 20V 20V మనం 5V సోర్స్ యొక్క కంట్రిబ్యూషన్ కనుగొనాలి మనం ఈ రెండింటిని '0' చేయాలి అప్పుడు i 1 25 5V 1mS 5V సోర్స్ మాత్రమే ఉన్నప్పుడు i 1 విలువ 2 mA అవుతుంది ఇది దీని మరియు దీని యొక్క లబ్దానికి సమానం V x i 1 1 KΩ 2 mA 1 KΩ 2V 5V సోర్స్ వల్ల Vx విలువ 2 mA మరియు 1 KΩ లబ్దానికి సమానం అది 2V అవుతుంది మీరు గమనిస్తే ఇది సరైన సమాధానం మీరు తదుపరి సమస్యకు వెల్దాము మీకు ఒక సర్క్యూట్ ఇవ్వబడుతుంది మరియు మీరు దీన్ని భర్తీ చేయమని అడిగారు A మరియు B ల మధ్య రెసిస్టెన్స్ మరియు ఓల్టేజ్ సోర్స్ మరియు కరెంట్ సోర్స్ తో సిరీస్ గా ఉంది వాస్తవానికి ఇది దేనిని కలిగి ఉందో పట్టింపు లేదు మీరు చేయాల్సిందల్లా మీకు బ్రాంచ్ ఉంటే బ్రాంచ్ కరెంట్ను కనుగొనండి మరియు మీరు ఆ విలువతో కరెంట్ సోర్స్ ను ఉపయోగించాలి ఇప్పుడు ఏదైతే కరెంట్ సోర్స్ తో మార్చాలి అనుకుంటున్నామో అది దిగువ నుండి పైకి ప్రవహిస్తుంది మేము ఈ విధంగా పైకి ప్రవహించే కరెంట్ Ix అనుకుందాం కాబట్టి కరెంట్ సోర్స్ Ix ఆ పని చేస్తుంది అలాగే ఓల్టేజ్ సోర్స్ తో భర్తీ చేయాలనుకుంటే ఇది వేటిని కలిగి ఉందో పట్టింపు లేదు మీరు చేయాల్సిందల్లా బ్రాంచ్ ఉంటే బ్రాంచ్ ఓల్టేజ్ ను కనుగొనండి దానిని Vx అనుకుందాం మీరు ఆ విలువతో ఓల్టేజ్ సోర్స్ ను ఉపయోగించాలి కాబట్టి ఓల్టేజ్ సోర్స్ Vx ఆ పని చేస్తుంది మీరు దీన్ని ఎక్కడైనా చేయవచ్చు నేను ఉపయోగించిన మెష్ అనాలసిస్ ను కొనసాగిస్తాను ఈ సందర్భంలో మనకు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి మనం ఈ రెండు మెష్ల చుట్టూ సూపర్ మెష్ని ఉపయోగించాలి మెష్ కరెంట్స్ i 1 i 2 i 3 లను నిర్వచించండి ఇక్కడ మళ్లీ పొరపాటు జరిగినట్లు కనిపిస్తోంది ఇది 11mA మరియు ఇది 8 అసైన్మెంట్లో ఇవి సరిచేయబడ్డాయి మరియు నా కాపీలో అది సరిదిద్దబడలేదు మొదటి మెష్ సమీకరణంలో మొత్తం రెసిస్టెన్స్ 300Ω 1 మరియు 2 మెష్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ 100Ω 1 మరియు 2 మెష్ మధ్య ఏ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఇది '0' అలాగే i1 i2 i3 ఉన్నాయి సూపర్ మెష్ కోసం i2 ఈ రెండు రెసిస్టర్ 200 Ω తో గుణించబడుతుంది అలాగే i3 ఈ మొత్తం రెసిస్టెన్స్ 200 Ω తో గుణించబడుతుంది సూపర్ మెష్ కి మరియు మెష్ నెంబర్ 1 కి మధ్యలో 100 Ω రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ 100Ω వస్తుంది కరెంట్ సోర్స్ యొక్క చివరి సమీకరణం పరిశీలిస్తే ఈ బ్రాంచ్ లో కరెంటు i 2 i 3 అది 11 mA కు సమానం అవుతుంది కాబట్టి i 2 i 3 11 mA మిగిలిన రెండు ఎంట్రీలు మొదటి మెష్ ఓల్టేజ్ పెరుగుదల 1 1V సూపర్ మెష్ ఓల్టేజ్ పెరుగుదల 2 2V 8 6V మీరు దీనిని పరిష్కరించినప్పుడు మనకు i1 i2 i3 వస్తాయి మ్యాట్రిక్స్ విలోమం చేసి దాన్ని సాధించినప్పుడు మనకు 8 mA 13 mA 24 mA వస్తుంది దీని నుంచి కిందకి ప్రవహించే కరెంటు i 2 i 3 11 mA అని అర్థమవుతుంది మనం ఈ సందర్భంలో కరెంట్ I x ని కనుగొనాలి I x i 2 i 3 13 8 5 mA మీరు నీలం రంగులో చూపిన ఈ బ్రాంచ్ బదులు ఈ దిశలో చూపిన విధంగా కరెంట్ సోర్స్ తో భర్తీ చేయాలంటే దానికి సమాధానం 5 mA సోర్స్ తో భర్తీ చేయాలి ఇప్పుడు తదుపరి ప్రశ్న అక్కడ ఆ బ్రాంచ్ బదులు ఓల్టేజ్ సోర్స్ తో ఎలా భర్తీ చేయాలి కాబట్టి మేము ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్నఓల్టేజ్ V x ను కనుగొనాలి ఈ దిశలో 100Ω రెసిస్టర్ లో డ్రాప్ మనకు తెలుసు × 100 Ω మరియు i 1 i 2 5 mA కాబట్టి ఇది 500mV లేదా 0 5V ఇక్కడ ఉన్న ఓల్టేజ్ 2 7 V అవుతుంది ఆ బ్రాంచ్ ను 5 mA కరెంట్ సోర్స్ తో భర్తీ చేసే బదులుగా ఈ ధ్రువణత తో కూడిన 2 7 V ఓల్టేజ్ సోర్స్ ను ఉపయోగించవచ్చు ఇంతటితో అసైన్మెంట్ 5 పూర్తి చేశాము